ముఖ్యమైన పదాలు ఇన్స్ట్రుమెంట్స్ టెంపరేచర్ మెజర్మెంట్ సెన్సార్ క్యారెక్టర్ స్టిక్స్ కాలిబ్రేషన్ సెన్సిటివిటి ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అండ్ కంట్రోల్ కోర్సు లోని మూడవ పాఠానికి స్వాగతం ఈ కోర్సు లో ఉన్న ఈ పాఠంలో ఆటోమేషన్ పిరమిడ్ యొక్క లెవెల్ జీరో నుంచి ప్రారంభించబోతున్నాము అందులో ముఖ్యంగా మెజర్మెంట్ సిస్టమ్స్ లేదా సెన్సార్స్ గురించి చూద్దాము కావున ముందుగా ఈ మెజర్మెంట్ సిస్టం గురించి కొన్ని ఉపన్యాసాలు మనము వినబోయే ముందుఒకసారి ముందుగా జనరల్ మెజర్మెంట్ సిస్టం గురించి మరియు దాని క్యారెక్టర్ స్టిక్స్ గురించి సాధారణముగా తెలుసుకుందాము క్లుప్తముగా ఇదే ఇవాళ మనము చూడబోయేది మనము ఈ పాఠంలో మెజర్మెంట్ సిస్టం క్యారెక్టర్ స్టిక్స్ గురించి చూడబోతున్నాము మనకున్న నిర్దేశిత లక్ష్యాలలో మొదట సెన్సార్ మరియు ఇన్స్ట్రుమెంట్స్ యొక్క స్టాటిక్ క్యారెక్టర్ స్టిక్స్ ఏమిటి అనేది అతి ముఖ్యంగా తెలుసుకోవాలి ఆ తరువాత మనము కాలిబ్రేషన్ గురించి మరియు ఎర్రర్ ని ఎలా వివరించగలము డైనమిక్ ఇన్ పుట్ ఇవ్వడం వలన ఫస్ట్ మరియు సెకండ్ ఆర్డర్ సెన్సార్ సెన్సార్స్ ఎలా ప్రతి స్పందిస్తాయి ఇది కంట్రోల్ కొరకు అతి ముఖ్యమైనది చివరగా ఇండస్ట్రియల్ సెన్సార్ స్పెసిఫికేషన్ లను అర్థం చేసుకుందాము మనం ఇప్పుడు మెజర్మెంట్ సిస్టమ్ యొక్క సాధారణ నిర్మాణాన్ని చూద్దాం మెజర్మెంట్ సిస్టమ్స్ అన్ని ఒకటి లేదా రెండు బ్లాక్స్ కలిగి ఉంటాయి మనకు ఇక్కడ ఒక కొలత ఉన్నది మనం ఏదైనా సిగ్నల్ అంటే ఉష్ణోగ్రత లేదా టెంపరేచర్ లేదా ప్రెజర్ కనుక్కోవడానికి ఉపయోగించే సెన్సింగ్ ఎలిమెంట్ ఉంది మనం కొలిచే వస్తువు ఎనర్జి అనేది మారుతూ ఒక ఎనర్జీ నుంచి ఇంకో ఎనర్జీగా మారే నిరంతర ప్రక్రియను సెన్సింగ్ అంటారు మెకానికల్ లేదా ఉష్ణశక్తిగాథర్మల్ అటు నుంచి ఆప్టికల్ ఎనర్జీ గా అటునుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ విద్యుత్ శక్తిగా మారడం అవుట్ ఫుట్ వచ్చే ముందుగా ఎలక్ట్రికల్ ఎనర్జీ ట్రాన్స్ మిట్ మరియు ట్రాన్స్ ఫోర్మ్ మొదలైన ప్రక్రియలలో డిజిటల్ రూపం గా మారుతుంది ఈ బ్లాక్స్ ద్వారా కన్వర్షన్ మార్పు జరుగుతుంది మనకి నిజమైన విలువ అయినటువంటి కొలత లేదా ఇన్పుట్ అనేది ఉన్నది రియల్ ప్రెజర్ లేదా టెంపరేచర్ ఏదైతే సెన్సింగ్ ఎలిమెంట్ అంటారో ఆ సెన్సింగ్ ఎలిమెంట్ మొదట విడత కన్వర్షన్ లో సాధారణ ఎలక్ట్రికల్ విద్యుత్ శక్తిగా మారుతుంది ఈ విద్యుత్ శక్తి రెసిస్టర్లు కెపాసిటర్స్ గా లేదా వోల్టేజ్ మరియు కరెంట్ గా ఉంటాయి ఇవి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ద్వారా మార్పు చెందుతాయి వీటిని సిగ్నల్ కండిషన్ ఎలిమెంట్స్ అంటారు మీకు తెలుసు నేను కొన్ని సార్లు ఆంప్లిఫైడ్ అనగా రెసిస్టర్ నుండి వోల్టేజ్ గా మారడం అని అర్థం ఈ స్థాయిలో సాధారణముగా దీన్ని స్టాండర్డ్ ఎలక్ట్రికల్ ఫార్మ్ ఆఫ్ వోల్టేజ్ అంటాము తదుపరి సిగ్నల్ ప్రాసెసింగ్ నందు అనవసర నాయిస్ తీసివేయబడుతుంది అప్పుడు అది లీనియర్ గా మారుతుంది అందులో కొన్ని ఎనలాగ్ అవ్వచ్చు లేదా డిజిటల్ అవ్వచ్చు అది చివరిగా డేటా ప్రజెంటేషన్ ఎలిమెంట్ గా లేదా అప్లికేషన్ ఎలిమెంట్ గా లేదా రికార్డుగా రికార్డర్ లేదా డిస్ప్లే గా లేదా కంట్రోలర్ గా ఉండవచ్చు దీనిని జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ మెజర్మెంట్ సిస్టమ్ అంటారు ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం ఉదాహరణకు మనం ఇక్కడ బరువు కొలిచే వ్యవస్థ అంటే మెజర్మెంట్ సిస్టమ్ గురించి చూడబోతున్నాం ఇందులో నిజమైన బరువు ఇన్పుట్మెకానికల్ మెంబర్ అయిన లోడ్ సెల్ ఇది స్ట్రైన్ గేజ్ అనే ఇంకొక మెంబర్ చేత కొలవబడిన దానిని స్ట్రెయిన్ గా మారుస్తుంది మనము తరువాతి పాఠాలలో దానిని రెసిస్టరు రూపంలోకి మార్చే సెన్సార్లు గురించి చూద్దాం మనం ఇక్కడ రెండు రకాల సెన్సింగ్ ఎలిమెంట్లను చూడవచ్చు మొదటిది బరువును స్ట్రైన్ గా మార్చే ఎలిమెంట్ మరియు స్ట్రైన్ నుంచి రెసిస్టర్ గా మార్చే ఎలిమెంట్ ను చూడవచ్చు వీటిని మనము వీట్ స్టోన్ బ్రిడ్జ్ అనే ఎలెక్ట్రికల్ సర్క్యూట్ కి ఇస్తాము వీట్ స్టోన్ బ్రిడ్జ్ రెసిస్టెన్స్ ను అతి తక్కువ స్థాయి మిల్లి వొల్ట్స్ గా మార్చడానికి ఉపయోగపడుతుంది యాంప్లిఫైయర్ ఈ సిగ్నల్ కండిషనింగ్ ఎలిమెంట్స్ ను వృద్ధి చెందేలా చేస్తుంది మీకు తెలుసు వోల్టేజి యొక్క స్టాండర్డ్ రేంజ్ 0 10 వోల్ట్ సిగ్నల్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ కు ఇది చాలా అనుకూలమైనది మనము దీన్ని ఒక AD కన్వర్టర్ నుంచి ఒక ఇన్పుట్ రూపంలో మైక్రో కంప్యూటర్ కు ఇవ్వగా కొంత డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ చేయబడును చివరిగా డిజిటల్ డిస్ప్లే లో యూనిట్ల తో కలిపి కనిపిస్తుంది ఈ ప్రక్రియను డేటా ప్రాసెసింగ్ అంటారు ఈ విధంగా ఒక నిజమైన మెజర్మెంట్ సిస్టం ఉంటుంది దానికి చాలా బ్లోక్క్స్ వరసలో అమర్చబడి ఉంటాయి ఇందులో ప్రధానంగా సెన్సార్ సిగ్నల్ కండిషనర్ మరియు సిగ్నల్ ప్రాసెసర్ అను బ్లాక్స్ ఉంటాయి సెన్సింగ్ అనేది ఆటోమేషన్ లో చాలా ముఖ్యమైనది ముందుగా క్వాలిటీ ప్రోడక్ట్ కంట్రోల్ లో ఇంకా సెన్సింగ్ కు ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే సెన్సార్లు వస్తువు యొక్క నాణ్యతను కొన్ని రకాల పరికరాలతో పరీక్ష చేస్తాయి ప్రాసెస్ కంట్రోల్ లో ఒక రోలింగ్ మిల్ లో మీరు రోల్ థిక్ నెస్ ను కంట్రోల్ చేయాలంటే మీరు అన్నీ ప్రోసెస్ లకి ఫీడ్ బాక్ ఉపయోగించాలి నిజానికి ఈ క్లోస్డ్ లూప్ ఫీడ్బ్యాక్ గురించి మనము తదుపరి పాఠాలలో తెలుసుకుందాము దీని కొరకు క్రిటికల్ ఎలిమెంట్ అనేది ఏమిటి అంటే అది ఫీడ్బ్యాక్ ఎలిమెంట్ మనము కంట్రోల్ చేస్తున్నటువంటి వేరియబుల్ థిక్ నెస్ లేదా టెంపరేచర్ సెన్సార్ కు ఇస్తున్న నిరంతర ఫీడ్బ్యాక్ అవ్వచ్చు కంట్రోల్ సిస్టమ్ యొక్క పర్ఫామెన్స్ సెన్సార్ ద్వారా తెలియ చేయ బడుతుంది సెన్సింగ్ అనేది చాలా ప్రాథమికమైన రోల్ కలిగి ఉన్నది ఇది ప్రాసెస్ మానిటోరింగ్ సూపర్ విజన్ మొదలైనవి మరియు యంత్రాల కో ఆర్డినేషన్ మరియు వాటి సంరక్షణ ఫాల్ట్ డిటెక్షన్ చేస్తుంది అలాగే మీకు ఎనర్జి ఎఫిషెయంట్ ఆప్టిమల్ సెట్ పాయింట్లను మీకు అందించడానికి మనకు సెన్సార్లు అవసరం మరియు చివరకు మీకు తెలుసా మనకు ఆటోమేషన్ తయారీ లో కూడా సెన్సార్లు అవసరం కాబట్టి మనం చూసినప్పుడు ఆటోమేషన్ మాన్యుఫాక్చరింగ్ వ్యవస్థలు ఎలా కలిసి పని చేస్తాయో చూద్దాం ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్లను ఉపయోగించి అవి కలిసి ఉంటాయి అంతే కాకుండా వివిధ రకాల సెన్సార్లను విస్తృతంగా ఉపయోగిస్తారని మీరు తెలుసుకుంటారు సెన్సార్లు లిమిట్ స్విచ్లు ప్రెజర్ స్విచ్లు కాంటాక్ట్ లు మొదలైనవి కాబట్టి ఆటోమేషన్లో సెన్సింగ్ అనేది చాలా ముఖ్యం ఇప్పుడు ఈ పాఠంలో మీరు సెన్సార్ను ఒక అబ్ స్ట్రాక్ట్ ఎలిమెంట్ గా చూస్తే ఇది మీకు విలువను ఇస్తుంది ఇది మీకు ఫిజికల్ క్వాంటిటీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అప్పుడు మనం ఎలా దాని ప్రవర్తన ను వర్గీకరించాలో తెలుసుకోవాలి ఈ పరికరం యొక్క ప్రవర్తనను బట్టి దానిని ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క సెన్సార్ అని పిలుస్తారు కాబట్టి ఇన్స్ట్రుమెంట్ లక్షణాల గురించి మనం అర్థం చేసుకోవాలి మరియు ఇన్స్ట్రుమెంట్ క్యారెక్టరిస్టిక్స్ రెండు రకాలుగా ఉంటుంది మొదటిది స్టాటిక్ క్యారెక్టరిస్టిక్స్ స్టాటిక్ క్యారెక్టరిస్టిక్స్ స్టెడీ స్టేట్ రీడింగులతో మాత్రమే సంబంధం ఉన్న ఒక పరికరాన్ని సూచిస్తాయి కాబట్టి మీరు 1 వోల్ట్ సిగ్నల్ను వర్తింపజేస్తే మీకు 2 వోల్ట్ సిగ్నల్ లభిస్తుందా కాబట్టి మనము చూద్దాం మనం ఒకవేళ టెంపరేచర్ సెన్సార్ కి కనుక 100 డిగ్రీల సెంటీగ్రేడ్ను వర్తింపజేస్తే ఇప్పుడు మనకు వాస్తవానికి దాని గురించి కంగారు లేదు మనము స్టాటిక్ లక్షణాన్ని చర్చిస్తున్నప్పుడు ఉష్ణోగ్రత ఎలా ఉందో ఎక్కడ నుండి ఎలా వచ్చింది అనేది ముఖ్యం గది ఉష్ణోగ్రత 200 డిగ్రీల సెంటీగ్రేడ్ అనుకుంటే ఆ విలువ చేరడానికి ఎంత ఇది సమయం తీసుకున్నది వోల్టేజ్ పాత్ర ఏమిటి మేము ఈ విషయాల గురించి అడగడం లేదు మీరు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ను వర్తింపజేస్తే చివరికి ఉష్ణోగ్రతలు ఏ విలువతో స్థిరపడతాయో తెలుసుకోవాలనుకుంటున్నాము మనం స్టాటిక్ క్యారెక్టర్ స్టిక్స్ గురించి చూసాము ఇవి పరికరాలకు ఎంత అవసరం అనగా పరికరాలు స్టడీ స్టేట్ విలువలపై ఎలా ఆధారపడి ఉంటాయో చూశాం లేదా పరికరాల యొక్క డైనమిక్స్ ఎక్కడ త్వరగా మారుతుంది టెంపరేచర్ ఏ విధంగా 100 డిగ్రీలు సెంటిగ్రేడ్ కు ఎంత వేగంగా వెళ్ళి సెట్ అయిందా అనేది చూశాం అందుకని అన్నీ ప్రాక్టికల్ పరిశోధనలకు టెంపరేచర్ ఎలా మారుతుందో చూడాల్సిన అవసరం లేదు అటువంటి కేసెస్ లో మనకి స్టాటిక్ క్యారెక్టర్ స్టిక్స్ ఎంత అవసరమో డైనమిక్ డైరెక్టర్స్ క్యారెక్టర్ స్టిక్స్ కూడా కంట్రోల్ చేయడానికి అంతే అవసరం మనము కంట్రోల్ లూప్ పర్ఫార్మన్స్ గురించి తర్వాత చూద్దాం ఇక్కడ ఉదాహరణకు ఆ ఫీడ్బ్యాక్ కంట్రోల్ అలాగే అవ్వాలి అంటే టెంపరేచర్ 100 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్దే ఉండాలి అలాగే అది ఆ విలువ వద్ద స్థిరంగా ఉండేలా చూడాలి ఇప్పుడు టెంపరేచర్ సెన్సార్కు 2 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎర్రర్ ఉంటే దీని అర్థం ఉష్ణోగ్రత 90 డిగ్రీ 98 డిగ్రీల సెంటీగ్రేడ్ అయినప్పుడు సెన్సార్ మీకు వంద డిగ్రీ సెంటీగ్రేడ్ అని చెబుతోందని అనుకుందాం అది మీకు తప్పుడు సమాచారం ఇస్తోంది దీని ద్వారా తప్పు 2 డిగ్రీలు అప్పుడు కంట్రోలర్ కు అసలు ఉష్ణోగ్రత 98 ను తెలుసుకోవటానికి మార్గం లేదు ఇది నిజానికి ఇది వంద డిగ్రీల సెంటీగ్రేడ్ అని అనుకుంటుంది మరియు అది ఆ ఉష్ణోగ్రత వద్ద అలాగే మెయింటెయిన్ చేయటానికి ప్రయత్నిస్తుంది అయితే అసలు ఉష్ణోగ్రత 98 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉంటుంది కాబట్టి మీకు స్టెడీ స్టేట్ ఎర్రర్ ఉంది కాబట్టి అది నిజమైన ఎర్రర్ అంటే ఫిజికల్ గా రియల్ టెంపరేచర్ మీకు 98 డిగ్రీలు గా ఉంటుంది అయితే కంట్రోలర్ 100 అని అనుకుంటుంది కాబట్టి కంట్రోలర్లు మరియు సెన్సార్లలోని లోపాల వల్ల ఇటువంటి ఎర్రర్స్ సంభవిస్తాయిఇది నంబర్ వన్ మరియు నంబర్ టూ ఏమిటంటే మీకు తెలుసా గెయిన్ రూపకల్పన చేయడం ద్వారా ఇప్పుడు ఈ లోపాలను కొన్నిసార్లు తగ్గించవచ్చు కాబట్టి ఇది కొన్నిసార్లు మనం స్థిరమైన ఉష్ణోగ్రతను ట్రాక్ చేయాలి అలాంటి సందర్భంలో మీకు కావలసిన రీడింగులు ఉండవు అవి మీకు లభించవు అప్పుడు ఏమి జరుగుతుంది అంటే టెంపరేచర్ ఒక ఫేజ్ లాగ్ అని పిలువబడే దాన్ని అభివృద్ధి చేస్తుంది అంటే కంట్రోలర్ ఒక ఫేజ్ లాగ్ను అభివృద్ధి చేస్తుంది అప్పుడు అది ఆదేశాలను ఖచ్చితంగా ట్రాక్ చేయడం సాధ్యం కాదు కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ఈ సెన్సార్ల యొక్క డైనమిక్స్ చాలా ముఖ్యమైనవి కాబట్టి మనము సెన్సార్ యొక్క స్టాటిక్ మరియు డైనమిక్ లక్షణాలు రెండింటినీ పరిశీలిస్తాము మరియు ఈ లక్షణాన్ని చూసే ముందు అవి ఎలా పొందబడుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి అవి వాస్తవానికి కాలిబ్రేషన్ అనే ప్రక్రియ ద్వారా పొందబడతాయి కాబట్టి ప్రాథమికంగా కాలిబ్రేషన్ అనేది ట్రూ వాల్యూ అదేమిటంటే కాలిబ్రేషన్ అనేది ప్రాథమికంగా మీరు స్టాటిక్ అని చెప్పినప్పుడు ఒక పరికరం యొక్క లక్షణాలను మీరు చెప్పినప్పుడు మీ ఉద్దేశ్యం ఏమిటంటే ఇన్పుట్ అవుట్పుట్ లక్షణాలు ఏమిటి కాబట్టి నిజమైన విలువ ఉంటే కనుక అవుట్పుట్ ఏమిటి అనేది తప్పనిసరిగా నిర్ణయించబడాలి ఇప్పుడు విషయం ఏమిటంటే నిజమైన ట్రూ వాల్యు ఎప్పటికీ తెలుసుకోలేము కాబట్టి మీరు సత్యాన్ని ఎలా అంచనా వేస్తారు మీరు ట్రూ వాల్యు విలువను ఎలా పొందుతారు కాబట్టి ముఖ్యంగా మనం చేయవలసింది ఏమిటంటే మనం మరికొన్ని పరికరాలు ఉపయోగించి ట్రూ వాల్యు విలువను మళ్ళీ కొలవాలి శాస్త్రీయ మరియు సాంకేతిక కారణాల వల్ల మనం చాలా ఖచ్చితమైనదిగా నమ్ముతున్న పరికరం కాబట్టి ఇది ఎల్లప్పుడూ కాలిబ్రేషన్ అనేది తప్పనిసరిగా కాలిబ్రేషన్ చేయబడుతున్న పరికరం మరియు ట్రూ వాల్యు గా భావించే మరొక పరికరం మధ్య పోలిక కాబట్టి కొన్ని పరికరాలు ఏవైతే కాలిబ్రేషన్ మీద ఆధార పడ్డాయో ఉదాహరణకు మీరు ఇటువంటి సాధనాలు మీరు కాలిబ్రేషన్ చేస్తుంటే వాస్తవానికి ఒక కాలిబ్రేషన్ మార్పు అనేది సెన్స్ చేయవచ్చు మీరు కర్మాగారంలో కొన్ని పరికరాలను కాలిబ్రేషన్ చేస్తున్నప్పుడు అన్నీ వేరియబుల్స్ ను కాలిబ్రేట్ చేయడం అది అందరికీ సాధ్యం కాదు అక్కడ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో నిర్వహించబడుతున్న కొన్ని చాలా ఖచ్చితమైన సాధనాల లాగా అంటే మీకు నేషనల్ స్టాండర్డ్ లాబొరేటరీస్ లాంటివి తెలుసు కాని ఎవరైనా కాలిబ్రేషన్ చేస్తున్నప్పుడు నన్ను చెప్పనివ్వండి ఒక షాప్ ఫ్లోర్ లో ప్రతి పరికరం అంతర్జాతీయంగా కాలిబ్రెట్ చేయగలడం అనేది సాధ్యం కాదు కాబట్టి ద్వితీయ మరియు తృతీయ స్టాండర్డ్ పరికరాలు ఉన్నాయి కాబట్టి అలాంటి పరికరానికి వ్యతిరేకంగా మనం ఏదైనా కాలిబ్రేట్ చేయాలి కాబట్టి ప్రైమరీ ప్రమాణంతో లేదా అధిక ఖచ్చితత్వంతో కూడిన ద్వితీయ ప్రమాణంతో ఆ పరికరం కాలిబ్రేట్ చేయబడాలని అది చెబుతుంది కాబట్టి ఇది మీకు ఉన్న ముఖ్యమైన సినారియో ఇది ఇప్పుడు కాలిబ్రేట్ చేయవలసిన సెన్సార్ పరికరం మీరు తీసుకున్న రీడింగ్ ను చూసినట్లైతే మీరు దానిని కొలిచిన తరువాత ఆ కొలత ను మీరు వేరొక స్టాండర్డ్ పరికరం ద్వారా కొలిచి మీరు అదే ట్రూ వాల్యూ అని అనుకుంటున్నారు అది మీ ఊహ ఇప్పుడు ఇక్కడ ఇది అవసరం లేదు ఇది ఎందుకు అనుసంధానించబడిందో నాకు తెలియదు ఈ రేఖాచిత్రం కూడా తప్పుగా గీయబడింది కాబట్టి సెన్సార్ పరికరం కాలిబ్రేషన్ కొలత ను ఇస్తుంది ఇప్పుడు మళ్ళీ ఈ కొలత గురించి చూస్తే ఉదాహరణకు అది ఒక వోల్టేజ్ అని అనుకుందాం అది ఎన్ని వోల్ట్లైతే అంత మళ్ళీ కొన్ని పరికరముల ద్వారా కొలవవలసి ఉంటుంది తద్వారా ఈ పరికరం సరిగ్గా ఉండవచ్చు కాబట్టి ఆ కోణంలో ఇది అవసరం కాబట్టి మీరు ఈ కొలత కొలవాలి ఉదాహరణకు డిజిటల్ రూపంలో ఇవ్వబడితే ఆ కొలత మీరు కొలవాల్సిన అవసరం లేదు అప్పుడు మీరు అక్కడ ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు మరోవైపు ఈ సెన్సార్ లేదా ఈ పరికరం రీడింగ్ లేదా కొలత అనేది నిజానికి అది కేవలం కొలత మాత్రమే కాదు ఇది అనేక ఇతర ఫాక్టర్స్ యొక్క ఫలితం ఉదాహరణకు ఇది ఉష్ణోగ్రత యొక్క ఫలితం కావచ్చు లేక మీరు బరువుఆ బరువు యొక్క కొలత తీసుకుంటే అది స్ట్రెయిన్ గేజ్ రెసిస్టెన్స్ మార్పు అది బరువు యొక్క ఫంక్షన్ మాత్రమే కాదు అది టెంపరేచర్ ఫంక్షన్ అయి ఉండొచ్చు ఇందువలన ప్రతి రెసిస్టెన్స్ కి కొంత టెంపరేచర్ కో ఎఫ్ఫిషియంట్ ఉన్నందున ఇది ఉష్ణోగ్రత యొక్క ఫంక్షన్ కాబట్టి టెంపరేచర్ కనుక మారుతూ ఉంటే రెసిస్టెన్స్ కూడా మారబోతోంది అదేవిధంగా వివిధ రకాల ఇంటర్ ఫేసింగ్ ఇన్పుట్లు ఉన్నాయి ఉదాహరణకు కొంత నాయిస్ ఉండవచ్చు విద్యుత్ సరఫరా నుండి ప్రేరేపించబడిన కొంత నాయిస్ ఉంది లేదా కొన్ని విద్యుత్ లైన్ నుండి లేదా ముఖ్యంగా పారిశ్రామిక వాతావరణంలో నాయిస్ వనరులు మరియు ఈ వనరులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఈ సంకేతాలు సెన్సార్ కొలతలను కూడా ప్రభావితం చేస్తాయి కాబట్టి సాధారణంగా మీరు సాధ్యమైనంత వరకు మీరు ఒక పరికరాన్నికాలిబ్రేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు మోడల్ ఏమిటో కూడా గమనించాలి ఉదాహరణకు ఉష్ణోగ్రత ఏమిటి కాబట్టి మీరు నిజంగా సంబంధిత కరెక్షన్స్ చేయవచ్చు మరియు మీరు పరికరాన్ని కారెక్టరైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఈ రకమైన ఇన్పుట్లకు సంబంధించి రెస్పాన్స్ కూడా వర్గీకరించాలి అంటే నా ఉద్దేశ్యం కొన్ని సందర్భాల్లో అది కుదరకపోవచ్చు అటువంటి సందర్భాలలో ఈ రకమైన ఇంటర్ఫేసింగ్ ఇన్పుట్లను కొలవడం సాధ్యం కాకపోవచ్చు ఈ ఇంటర్ఫేసింగ్ ఇన్పుట్లు లేవని నిర్ధారించడానికి మనము ప్రయత్నిస్తాము కాబట్టి మనం షీల్డింగ్ చేస్తాము వాస్తవానికి దాన్ని వేరే సెట్టింగ్ తో చేసి సెన్సార్ ఏమి చేస్తుందో చూడటానికి ప్రయత్నిస్తాము కాబట్టి ముఖ్యంగా మనం కొలతను కొలవడానికి ప్రయత్నిస్తాము మనం సెన్స్ చేయడానికి ప్రయత్నిస్తాము మేము పరికరం యొక్క అవుట్ పుట్ కూడా కొలవడానికి ప్రయత్నిస్తాము మరియు మేము ఉష్ణోగ్రత వంటి మారుతూ ఉండే ఇన్పుట్లను కొలవడానికి ప్రయత్నిస్తాము ఆపై మేము పరికరం యొక్క లక్షణాలను స్థాపించాము కాబట్టి పరికరం నిర్మించబడి ఉండాలి కాబట్టి ఇన్పుట్ను సవరించడం ద్వారా అంతగా ప్రభావితం కాదని మీకు తెలుసు కాబట్టి సాధారణంగా ప్రాధమిక ప్రాముఖ్యత ఏమిటో లక్షణాలు కొలతపై ఎలా ఆధారపడి ఉన్నాయో చూడాలి అందువల్ల అదే మనం ఇప్పుడు ప్రధానంగా చూడబోతున్నాం కాబట్టి ఇది ఇలా చెబుతోంది వివిధ రకాల పరికరాల గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి మనం కాలిబ్రేట్ చేసిన పరికరాన్ని లాబరేటరీ స్టాండర్డ్ కు వ్యతిరేకంగా కాలిబ్రేట్ చేయవచ్చు ఇప్పుడు లాబరేటరీ స్టాండర్డ్ పరికరం కూడా ఎప్పటికప్పుడు కాలిబ్రేట్ చేయ బడాలి వేరే ప్రమాణాలు మీకు తెలుసు అంటే ఇవి సెకండరీ స్టాండర్డ్ ప్రత్యేక పరికరాలను కలిగి ఉంటాయి ఇవి కొన్ని మన గృహాల్లో ఉన్నాయని మీకు తెలుసు కాబట్టి మీరు ఎప్పటికప్పుడు మీరు ఈ పరికరాలను పరీక్షా గృహాలకు పంపించి వాటిని కాలిబ్రేట్ చేసుకోవాలి మరోవైపు ఈ పరీక్షల గృహోపకరణాలు చాలా ఖచ్చితమైన నేషనల్ స్టాండర్డ్స్ కు వ్యతిరేకంగా కాలిబ్రేట్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు వేరు వేరు స్టాండర్డ్స్ కలిగి ఉన్నారు మీకు తెలుసా పెరుగుతున్న యాక్యురసీ వివిధ స్థాయిలలో ఎల్లప్పుడూ ఒక ప్రకారంగా కాలిబ్రేట్ చేస్తారు ఇది ఒక పరికరానికి సంబంధించి గొలుసు ప్రకారం తదుపరి లెవెల్ లోఉంటుంది కాబట్టి ఈ స్టాటిక్ లక్షణాలను చూద్దాం కాబట్టి మనం స్పాన్ తో ప్రారంభిస్తాము కాబట్టి ఇది ఒక కొలిచే పరికరంలో కాలిబ్రేషన్ యొక్క అత్యధిక స్థానం X2 యూనిట్లు మరియు అత్యల్ప పాయింట్ X1 యూనిట్లు అయితే మనం చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఆ పరికరం రెండు పాయింట్ల మధ్య ఉపయోగించబడింది కాబట్టి రెండు పాయింట్ల మధ్య పని చేయడానికి కాలిబ్రెట్ చేయబడింది సరే మరియు ఇది కాబట్టి ఇది X2 మరియు ఇది X1 అప్పుడు పరికరం రేంజ్ X2 ఇది అత్యధికం కాబట్టి ఇది ఆ విలువ వరకు పని చేస్తుంది మరియు మరియు స్పాన్ X2 X1 కాబట్టి ఇది 200 డిగ్రీల సెంటీగ్రేడ్ మరియు ఇది 40 డిగ్రీ సెంటీగ్రేడ్ అయితే పరిధి 200 మరియు స్పాన్ 240 కాబట్టి ఇది చాలా స్పష్టంగా ఉంటుంది కాబట్టి మనం ఈ రెండు వివరాలను గుర్తుంచుకోవాలి తరువాత మనం ఆక్యురసీ అని పిలువబడే అతి ముఖ్యమైన పరామితి గురించి మాట్లాడుదాం కాబట్టి ఆక్యురసీ మీరు ఇన్స్ట్రుమెంట్ స్పెసిఫికేషన్ చూస్తే సాధారణంగా వ్రాసి ఉంటుంది స్పాన్ యొక్క ఆక్యురసీ అనేది రీడింగ్ కు కాని స్పాన్ కు కానీ X శాతం లోపల ఉంటుంది అని వ్రాయబడుతుంది కొన్నిసార్లు వారు రీడింగ్ కొన్నిసార్లు వారు స్పాన్ అని చెబుతారు వాస్తవానికి కొన్నిసార్లు వారు ప్లస్ మైనస్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఖచ్చితమైన స్థిరమైన విలువలు అని కూడా పేర్కొన్నారు కాబట్టి ఇది స్థిరమైన కాంస్టంట్ విలువ ఎందుకంటే స్పాన్ కాంస్టంట్ పరిమాణం కనుక మీరు దీన్ని ఎల్లప్పుడూ స్పాన్ పర్సెంటేజ్ గా చెప్పవచ్చు సరే కాబట్టి స్పాన్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ అయితే లోపం ప్లస్ మైనస్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే 1 గా వ్యక్తీకరించబడుతుంది కాబట్టి ఇది కాంస్టంట్ విలువ గాని అది పర్సెంటేజ్ ఆఫ్ స్పాన్ గా చెప్పవచ్చు లేదా అది రీడింగ్ పర్సెంటేజ్ సరే కాబట్టి దాని అర్థం ఏమిటంటే ఒక రీడింగ్ 100 ఉంటే మరియు దానిలో ప్లస్ మైనస్ 1 శాతం ఉంటే స్పాన్ యాక్యురసీ అప్పుడు రీడింగ్ ఎక్కడ ఉంది అంటే 99 అని అప్పుడు నిజమైన ఉష్ణోగ్రత ఉంటుంది 99 మరియు 101 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య కాబట్టి అన్ని పాయింట్ల వద్ద మీరు చదివిన ఏ రీడింగ్ అయినా ప్రాథమికంగా పరికరానికి అవసరం ఎందుకంటే పరికరం యొక్క వినియోగదారు ఏ విలువల్లోనే అది పనిచేస్తుందో తెలుసుకోవాలి కనుక ఇది రీడింగ్ ని పొందుతుంది కాని నిజమైన విలువ ఈ పరిమితుల్లోనే ఉంటుందని గ్యారంటీ ఏమిటి తద్వారా ఆ లిమిట్ ను యాక్యురసీ పేర్కొనబడింది అని తెలియచేసింది కానీ మళ్ళీ ట్రూ వాల్యు తెలియదు మరియు వాస్తవానికి మీరు చెప్పినది దీనికి సంబంధించి కాలిబ్రేషన్ కాబట్టి తదుపరి పాయింట్ లీనియారిటీ మనము సాధారణముగా పరికరము కాలిబ్రేషన్ లీనియారిటీ కర్వ్ ని ఖచితముగా పాటించకపోయినా మనము దానిని లీనియర్ గా ఊహించడం చాలా ఉపయోగకరమయినది అయితే మీకు నిజమైన విలువ చాలా తేలికగా అర్థం చేసుకోగలిగే విధంగా మీకు ఉంటే మీకు ఒక పరికరం సెన్సిటివిటీ తెలుసు ఒక డిగ్రీ సెంటీగ్రేడ్కు 10 మిల్లు వోల్ట్లు చెప్పండి అది 25 మిల్లీ వోల్ట్ అప్పుడు ఉష్ణోగ్రత 2 5 డిగ్రీల సెంటీగ్రేడ్ కాబట్టి మీరు ఒక సంఖ్యతో విభజించడం ద్వారా లేదా కొన్నిసార్లు దానికి మరొక సంఖ్యను జోడించడం ద్వారా పొందవచ్చు కాబట్టి ఇది ఆ దృక్కోణం నుండి వినియోగం లీనియారిటీ యొక్క లక్షణాన్ని వ్యక్తీకరించడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది కానీ అది లీనియర్ కాదు కాబట్టి మీరు రీడింగ్ నుండి ట్రూ వాల్యూ ను తగ్గించడానికి ఉపయోగపడే ఒక లైన్ ప్రస్తావించినప్పుడు మీరు కూడా కొన్ని హద్దులను ఇవ్వాలి దానిలో ట్రూ వాల్యూ మిగిలి ఉంటుంది ఎందుకంటే ఇది ఖచ్చితంగా వెళ్ళడం లేదు ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ వాస్తవానికి ఆ లైన్ లక్షణాలను అనుసరించటం లేదు ఒక అప్ప్రోక్సిమెషన్ మాత్రమే కాబట్టి మీరు వినియోగదారుకు చెప్పేటప్పుడు లీనియారిటీ కోసం అప్ప్రోక్సిమెట్ మాడెల్ ఆఫ్ లైన్ ఉపయోగించమని చెప్తే మీరు దానిని ఉపయోగిస్తే అతను లేదా ఆమె ఆశించే ఎర్రర్ ఏమిటో కూడా మీరు అతనికి చెప్పాలి ఒకవేళ ఆమె ఇన్స్ట్రుమెంట్ లీనియర్ మోడల్ ఉపయోగిస్తుంది కాబట్టి ఇది లీనియారిటీ యొక్క కొలత ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి లీనియారిటీ స్పెసిఫికేషన్ మంచి ఫీడ్ స్ట్రైట్ లైన్ నుండి కొంచెం డీవియేషన్ ను సూచిస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు ఈ స్ట్రెయిట్ లైన్ ను ఎలా పొందగలుగుతారు మనము వివిధ మార్గాలలో ఈ స్ట్రెయిట్ లైన్ ను పొందవచ్చు మనం ఇక్కడ కాలిబ్రేషన్ చేయడం వలన వచ్చిన డేటాను గ్రాఫికల్ గా వచ్చిన గీత బట్టి మన పరికరం యొక్క లీనియార్టీ తెలుస్తుంది ఈ విధంగా చేయడం వలన నిజమైన విలువ ఎక్కడి దాకా విలువ సరిగ్గా ఇస్తుందో తెలుస్తుంది దాని ద్వారా మన పరికర ప్రయోగ విలువలు తెలుస్తాయి అందువల్ల మీరు లీనియారిటీ అని చెప్పినప్పుడు వాస్తవానికి లీనియారిటీ స్పెసిఫికేషన్ వాస్తవానికి లీనియారిటీ నుండి నాన్ లీనియారిటీ ని సూచిస్తుంది కాబట్టి ఇది లీనియారిటీ నుండి అవుట్పుట్ డీవియేషన్ అవడాన్ని తెలుపుతుంది దాన్ని మనము ఒక మంచి స్ట్రైట్ లైన్ నుండి అవుట్ పుట్ యొక్క మాక్సిమం డీవియేషన్ గా నిర్వచిస్తాము కాబట్టి స్పష్టంగా మీకు స్ట్రైట్ లైన్ కావాలి కాబట్టి స్పష్టంగా మీరు లీనియారిటీ స్పెసిఫికేషన్ చిన్నదిగా ఉండాలని కోరుకుంటారు తద్వారా మీరు ఆ స్ట్రైట్ లక్షణాన్ని ఉపయోగిస్తే మీకు చాలా ఎర్రర్ ఉండదని మీరు చెబుతున్నారు అదే మీరు వినియోగదారుకు చెబుతున్నది కాబట్టి మీరు వాస్తవానికి అన్ని డేటాను తీసుకొని ఉత్తమమైన సరిపోయే స్ట్రెయిట్ లైన్ తయారు చేయవలసి ఉంటుంది అంటే మొత్తం స్క్వేర్ ఆఫ్ ఎర్రర్స్ తక్కువగా ఉండేలా లేదా అలాంటిదే కాబట్టి ఇది కూడా లీనియారిటీ కానీ అది కాలిబ్రేషన్ డేటా యొక్క డెరివేషన్ అయిఉండొచ్చు దీనిద్వారా మీరు స్ట్రెయిట్ లైన్ రాబట్టగలరు కొన్ని సందర్భాల్లో దీనిని వేరే విధంగా కూడా పొందవచ్చు కాబట్టి ఈ సందర్భంలో ఉదాహరణకు మీరు రీడింగ్ కనీస విలువ మరియు గరిష్ట విలువతో తీసుకొని ఆ లక్షణం ఇలాగే ఉంటుందని ఊహిస్తూ తేలికైన మార్గంగా కూడా పొందవచ్చు ఇప్పుడు ఇది ఉత్తమమైనది కాదు లైన్ బహుశా ఈ వక్రరేఖకు ఉత్తమమైన ఫిట్ లైన్ ఇలా ఉండేది అయితే కొన్ని సందర్భాల్లో మీరు బహుశా ఈ లైన్ ఉపయోగించవచ్చు ఇది పట్టింపు లేకపోతే వాస్తవానికి ఇది ఒక సాధారణ విషయం కాబట్టి ప్రాథమికంగా నాన్ లీనియారిటీ ఏమైనా అనేది ఒకప్పుడు మీరు ఫిక్స్ చేసిన నాన్ లీనియారిటీ వలన వచ్చిన డీవియేషన్ కాబట్టి ఇక్కడ ఇది మాక్సిమం డీవియేషన్ కలిగి ఉందికాబట్టి నాన్ లీనియారిటీ ప్యాక్ లేదా మనం వాస్తవానికి లీనియారిటీ ప్యాక్ అని పిలుస్తాము వాస్తవానికి ఇది ఆ రేఖ నుండి కలిగిన డీవియేషన్ కాబట్టి తరువాత మనకు సెన్సిటివిటీ పట్ల ఆసక్తి ఉంది కాబట్టి సెన్సిటివిటీ వాస్తవానికి లైన్ యొక్క స్లోప్ కాబట్టి మీకు కాలిబ్రేషన్ కర్వ్ ఉంటే అది సెన్సిటివిటీ అవుతుంది మరియు మీకు కాలిబ్రేషన్ కర్వ్ ఉంటే స్ట్రెయిట్ లైన్ పొందండి స్ట్రెయిట్ లైన్ కలిగి ఉంటే అది ఒకే సెన్సిటివిటీ కలిగి ఉంటుంది అప్పుడు కొన్నిసార్లు మీరు కూడా దీనిని వ్యక్తీకరించవచ్చు కాబట్టి మీరు నిజానికి తీసుకోవచ్చు మీరు వ్యక్తీకరించగల వివిధ పనులు చేయండి మూడు సెన్సిటివిటీ గణాంకాలు చెప్పండి కాబట్టి ఒక సెన్సిటివిటీ ఫిగర్ ఈ రేంజ్ ని వర్ణిస్తుంది ఇది ఈ శ్రేణిలోని లైన్ యొక్క యావరేజ్ స్లోప్ అయిన మరొక సెన్సిటివిటీ ఫిగర్ నీ ఆపై ఈ రేంజ్ లో వర్తించే మరొక సెన్సిటివిటీ ఫిగర్ లేదా మీరు చేయవచ్చు కాబట్టి ప్రాథమికంగా సెన్సిటివిటీ లక్షణాల స్కోప్ మీరు కలిగి ఉన్న నాన్ లీనియారిటీపై ఆధారపడి ఉంటుంది మీరు బహుళ దశలలో బహుళ స్కోప్ లను ఉపయోగించవచ్చు కొన్నిసార్లు ఇన్స్ట్రుమెంట్ లు అలా చేస్తాయి అదేవిధంగా మేము రిపిటబిలిటీ లేదా ప్రెసిషన్ పైన కూడా ఆసక్తి కలిగి ఉన్నాము అంటే ఇవాళ మీరు బోయిలింగ్ వాటర్ టెంపరచర్ చూస్తే ఇవాళ ఒక రీడింగ్ రేపు దాదాపు ఇదే రీడింగ్ దగ్గర వస్తే అవి ఒకటే లా ఉండాలని ఏం లేదు కానీ అది చాలా దగ్గరగా లేదా బాగా క్లోజ్ గా ఉంటే మీరు బహుళ రీడింగులను తీసుకుంటే అవన్నీ దగ్గర విలువలుగా ఉంటే అప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ చాలా ప్రిసైజ్ అనగా ఆ పరికరము డిగ్రీ ఆఫ్ క్లోజ్ నేస్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టు దీనితో కొలవగల పరిమాణాన్ని పదేపదే సరిగ్గా కొలవవచ్చు కాబట్టి మేము తదుపరి దానికి వెళ్తాము ఏది రిజల్యూషన్ ఇది కూడా ఎక్కడ ఇన్పుట్లో ఎంత మార్పు వాస్తవానికి అవుట్పుట్లో గుర్తించదగిన మార్పుకు కారణమవుతుందని కాబట్టి ఇన్పుట్లో చిన్న మార్పు ఏమిటి అలా అయితే మనం పాయింట్ వన్ డిగ్రీ సెంటీగ్రేడ్ యొక్క మార్పును గుర్తించగలము లేదా పాయింట్ జీరో వన్ డిగ్రీ సెంటీగ్రేడ్లో మార్పును గుర్తించవచ్చు ఉదాహరణకు మీకు క్లినికల్ థర్మామీటర్ ఉంటే అప్పుడు మీరు 01 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా 01 ఒక డిగ్రీ ఫారెన్హీట్ యొక్క మార్పును గుర్తించలేరు సాధారణంగా అవి ఫారెన్హీట్ పరంగా కాలిబ్రేట్చేయబడతాయి ఉష్ణోగ్రత ట్రాన్స్ డ్యూసర్ రిజల్యూషన్ 0 2 డిగ్రీ సెంటీగ్రేడ్ అయితే అది ఆ ట్రాన్స్ డ్యూసర్ గమనించగల అతిచిన్న ఉష్ణోగ్రత మార్పు సరే అదేవిధంగా మనకు డెడ్ జోన్ అనే కాన్సెప్ట్ తో సారూప్యత ఉంది కొన్నిసార్లు సెన్సార్ సిస్టమ్స్ డెడ్ జోన్లను కలిగి ఉంటాయని మీకు తెలుసు ఉదాహరణకు ఈ ఎలక్ట్రికల్ మీటర్ మీకు తెలుసు మనము తరచుగా కనుగొంటాము కొన్నిసార్లు అవి స్టిక్ అయిపోతాయి ఎందుకంటే వాటిలోని మెకానికల్ అమరిక వాటి లో స్టాటిక్ ఫ్రిక్షన్ కలుగ చేస్తుంది అది టెంపరేచర్ టైమ్ హ్యూమిడిటీ మరియు వేరే వాటి వలన కూడా వస్తుంది మనం ఒక అమ్మీటర్ తీసుకున్నట్లయితే మనం కొంత కరెంటు పంపించే అంతవరకు అమ్మీటర్లోని నీడిల్ కదలకుండా ఉంటుంది మనం కొంత కరెంటు పంపించిన తర్వాత స్టాటిక్ ఫిక్షన్ అధిగమించి నీడిల్ కదలడం జరుగుతుంది నీడిల్ కదలకుండా ఉన్నప్పటి నుంచి కదిలే ఎంతవరకు పంపించిన కరెంటును డెడ్ జోన్ అంటారు కాబట్టి డెడ్ జోన్ మరియు రిజల్యూషన్ మధ్య తేడా ఏమిటి వాస్తవానికి రిజల్యూషన్ 0 నుంచి అయితే దానిని డెడ్ జోన్ అంటారు అయితే ఒకవేళ రిజల్యూషన్ 24 నుండి రిజల్యూషన్ కావచ్చు 24 24 నుండి 24 1 24 1 నుండి 24 2 అయితే సాధారణంగా డెడ్ జోన్ సున్నా నుండి సూచించబడుతుంది కాబట్టి ఇది స్టాటిక్ ఫ్రిక్షన్ వలన జరుగుతుంది అదేవిధంగా కొన్నిసార్లు మనకు సాధనాలలో హిస్టెరిసిస్ ఉంది కాబట్టి మీరు ఇన్పుట్ విలువలను పెంచుతున్నట్లయితే ఎలా అంటే సున్నా 10 డిగ్రీ సెంటీగ్రేడ్ 20 డిగ్రీ సెంటీగ్రేడ్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్ అవి విలువల క్రమాన్ని పెంచుతున్నాయి ఒక సెట్ రీడింగులను పొందండి అయితే మీకు విలువలు తగ్గుతున్నట్లయితేమనము మరొక రీడింగులను తీసుకుందాము మరియు ఈ రీడింగులు స్పష్టంగా వేరేగా ఉంటాయి సరే కాబట్టి ఆ సందర్భంలో ఇన్స్ట్రుమెంట్ కి హిస్టెరిసిస్ ఉందని మనము చెప్తాము అది వివిధ కారణాల వలన అంటే గేర్ బాక్ లాష్ లేదా అయస్కాంత భాగాలు వల్ల లేదా కొన్నిసార్లు ఎలాస్టిసిటీ వలన సంభవిస్తాయి కాబట్టి అలాంటి వాటి వల్ల హిస్టెరిసిస్ ఉంటుంది కాబట్టి ఏమిటంటే ఈ చిత్రంలో X పెరిగేకొద్దీ వచ్చిన విలువల యొక్క కర్వ్ ఈ విధముగా ఉన్నది అదే విధముగా X విలువ తగ్గే కొద్దీ వచ్చిన కర్వ్ తరువాత వేరే విధముగా ఉన్నది ఇటువంటి బిహేవియర్ కలిగి ఉన్న ఇన్స్ట్రుమెంట్ ను దానికి హిస్టీరిసిస్ ఉంది అంటాము కాబట్టి తరువాత మనము ఎర్రర్స్ గురించి చూద్దాం మీకు తెలుసా కాబట్టి మనకు వాస్తవానికి ఒక పరికరం ఉండాలి ఒక కాలిబ్రేషన్ కర్వ్ కలిగి ఉండాలి కాని అది కలిగి ఉన్న రీడింగ్ కాలిబ్రేషన్ కర్వ్ తో సరిగ్గా సరిపోలకపోవచ్చు మీరు ఒక అమ్మీటర్ గురించి కనుక చదివితే అది కొంత స్కేల్ ఫిక్స్ అయి ఉంటుంది కాని మీరు సరిగ్గా ఒక ఆంపియర్ కరెంట్ పంపితే అప్పుడు ఆ నీడిల్ ఒక ఆంపియర్ మీద నిలబడకపోవచ్చు కాబట్టి ఎర్రర్ ఇప్పుడు మీకు రెండు రకాలుగా వర్గీకరించబడిందని తెలుసు కాబట్టి ఇన్స్ట్రుమెంట్ వాస్తవానికి లీనియర్ ఇన్స్ట్రుమెంట్ గా భావించబడుతుంది కాబట్టి ఎర్రర్ రెండు రకాలుగా ఉంటుందని భావించబడుతుంది మొదటి రకాన్ని బయాస్ లేదా ఆఫ్సెట్ అంటారు ఇది కాంస్టంట్ ఎర్రర్ అంటే ఇది ఎప్పుడూ రేంజ్ లో ఉండబోతోంది కాబట్టి మీకు 2 ఆంపియర్ల వాస్తవ రీడింగ్ ఉన్నప్పుడు మీరు చూసినప్పుడు మీ రీడింగ్ 2 5 చూపిస్తుంది మీకు 3 ఉన్నప్పుడు ఆంపియర్ ఇది 3 5 చూపిస్తుంది మీకు 10 ఆంపియర్లు ఉన్నప్పుడు అది 10 5 చూపిస్తుంది కాబట్టి మీకు 0 5 ఆంపియర్ బైయాస్ ఉంది సరే మీరు సాధారణ అమ్మీటర్లు చూస్తే అలాంటి బయాస్ లను సరిదిద్దవచ్చని మీకు తెలుస్తుంది మీకు తెలిసిన స్క్రూడ్రైవర్లు ఉన్నాయి వాటిని కొన్నిసార్లు జీరో అడ్జస్ట్ అని కూడా పిలుస్తారు అదేవిధంగా గెయిన్ ఎర్రర్ ఉండవచ్చు కాబట్టి మీకు నామమాత్రపు సెన్సిటివిటీ ఉన్నప్పుడే మీకు సెన్సిటివిటీ ఉంటుంది ఇది స్కేల్ ద్వారా సూచించబడుతుంది మరియు మీ యాక్చువల్ ఇన్స్ట్రుమెంట్ సెన్సిటివిటీ నిజానికి దాని నుండి తప్పుకోవచ్చు మరియు అప్పుడు మీకు సెన్సిటివిటీ లేదా గెయిన్ ఎర్రర్ మరియు రీడింగ్ ఎర్రర్ రావచ్చు ఈ గెయిన్ ఎర్రర్ రీడింగ్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది కాబట్టి మీరు 10 డిగ్రీల సెంటీగ్రేడ్ను కొలుస్తుంటే గెయిన్ ఎర్రర్ వల్ల మీరు 20 కారణంగా కొలిచిన దానిలో సగం ఉంటుంది మీరు 20 డిగ్రీల సెంటీగ్రేడ్ను కొలిచినప్పుడు ఎర్రర్స్ రెండు రకాలుగా ఉన్నాయని మేము అనుకుంటాము మరియు ఇవి సాధారణంగా సాధారణ సెన్సార్లు మరియు ఇన్స్ట్రుమెంట్స్ లో ఎలక్ట్రానిక్ సిగ్నల్ కండిషనింగ్ మార్గాల ద్వారా సరిచేయబడతాయి కాబట్టి మీకు సున్నా ఎర్రర్ ఉంటే అది ఒక బయాస్ మరియు మీకు స్లోప్ ఎర్రర్ ఉంటే అది గెయిన్ ఎర్రర్ అని వర్ణించబడింది తరువాతది డ్రిఫ్ట్ కాబట్టి కొన్నిసార్లు ఏమి జరుగుతుందంటే మీరు సరిదిద్దినప్పటికీ కాలిబ్రేషన్ సమయంలో లేదా మీరు ఏ సమయంలోనైనా సరిదిద్దినప్పటికీ మీరు బైయాస్ మరియు గెయిన్ ఎర్రర్ కోసం సరిచేసినప్పటికీ మీరు బైయాస్ మరియు గెయిన్ ప్రవాహాలు కలిగి ఉంటారు అవి మరలా సమయం లేదా కొన్ని ఇతర పరిస్థితులలో ఉష్ణోగ్రత వ్యత్యాసాల వల్ల ఇటువంటి బయాస్ మరియు గెయిన్ ఎర్రర్ అభివృద్ధి చెందుతాయి కాబట్టి ఇవి మన అభివృద్ధి చెందుతున్న రేటు డ్రిఫ్ట్ అని పిలువబడే పనితీరు లక్షణంతో వర్గీకరించబడుతుంది